మన తర్వాత లెక్చర్ అయిన బయో మాలిక్యూల్స్ మరియు స్ట్రక్చర్ ఫంక్షన్ తో దాని యొక్క సంబంధంకు స్వాగతం మనం ముందు అనుకున్నట్లు సెల్ అనేది జీవం యొక్క ప్రాథమిక ఫంక్షనల్ యూనిట్ ఇప్పటి వరకు మనకు రెండు కథలను చూసాము మొదటిది ఇన్ఫెక్షన్ మరియు అది కలుగుటకు గల కారణాలు ఈ కధలో గల కొన్ని ప్రాథమిక అంశాలను మనము తీసుకున్నాము అవేమిటి అంటే అన్ని చోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయని వాటిల్లో వివిధ రకాలు ఉంటాయని వివిధ రకాల సెల్స్ ఉంటాయని ఇలా చాలా తెలుసుకున్నాము రెండవ కథ షీర్ గురించి బయో రియాక్టర్ లో షీర్ ఎలా ఉంటుంది షీర్ కి సెల్స్ ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాయి మరియు షీర్ కోసం సెల్స్ ని ఇంకా బలంగా ఎలా తయారు చేయాలి అనేవి ఉంటాయి షీర్ సేన్సిటివిటి కి గల కారణాలను అర్థం చేసుకోగలిగితే మనం ఇది చేయవచ్చు వీటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో చాలా ప్రాథమిక బయో మాలిక్యూల్ మరియు బయో మాలిక్యూల్లో నాలుగు పెద్ద విభాగాల్లో ఒకటైన లిపిడ్స్ ని చూడటం జరిగింది వీటిని చాలా అస్పష్టమైన ఫాషన్ లో నిర్వచించారు బయో మాలిక్యూల్స్ అయిన లిపిడ్స్ నీటిలో కరగవు కానీ ఆర్గానిక్ సోలవెంట్స్ లో కరగదు సరే ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం లిపిడ్స్ అంటే ఏమిటో చూసాం ఫాట్ బట్టర్ఆయిల్ అనేవి లిపిడ్స్ సెల్ మెంబ్రేన్స్ లిపిడ్స్ తో తయారయ్యి ఉంటాయి ఇప్పటి వరకు ఇదే చూసాము క్రిందటి సారి ఇక్కడే ఆపేసాము ఈసారి మరో కొత్త కథ మొదలు పెడదాం ప్రారంభం నించి ఈ కథ చాలా సులభంగా ఉంటుంది కానీ ఆ తరువాత చాలా విభాగాలు ఏర్పడ్డాయి చాలా రూపాలు వచ్చాయి బహుశా మనం ఈ కథ నించి ఎన్నో ప్రాథమిక అంశాలను నేర్చుకుంటాము మనం మధ్య మధ్యలో వేరే చిన్న చిన్న కధలు చెప్పుకుని పక్కదారి పట్టవచ్చు కానీ మళ్ళీ ఈ మోడ్యూల్ చివరికి అసలైన కథలోకి వచ్చేద్దాం పెరుగు ఎక్కడ నించి వస్తుంది అనే ప్రశ్నతో కథ మొదలుపెట్టాలి పెరుగు ఎలా తయారు చేస్తారో తెలుసుకునే ముందు దానికి కొన్ని దేశాల్లో యోగర్ట్ అని కూడా అంటారని తెలుసుకోవాలి పెరుగుని ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం పాలు పొయ్యండి ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా పాలు పోయండి ఈ పాలని మీడియం అంటాము ఇది బయాలజీ మరియు బయోలాజికల్ ఇంజనీరింగ్ లలో ఉపయోగించే పదం ఈ మీడియంని వెచ్చగా చేయాలి అంటే ఒక 37 డిగ్రీలు అనుకుందాం ఇప్పుడు అందులో పాత పెరుగు వేయాలి ఈ పాత పెరుగుని ఇన్నోక్యులం అంటారు ఈ పదం మీకు కొత్తగా అనిపించినా కంగారు పడకండి మెల్లగా అలవాటు పడిపోతారు గిన్నెకి మూత పెట్టి ఒక వెచ్చగా ఉన్న చోట పెట్టండి ఇప్పుడు ఈ మీడియం మరియు ఇన్నోక్యులం మిశ్రమాలు కలిసి కల్చర్ లేదా బ్రాత్ గా తయారవుతాయి సమయం గడుస్తూ ఉండగా వెచ్చని ప్రదేశం లో ఉంచిన ఈ బ్రాత్ కొన్ని గంటల్లో పెరుగుగా మారిపోతుంది పెరుగు తయారు చేసే యంత్రాలు ఎలక్ట్రిక్ ఔట్లెట్ కి ప్లగ్ చేయటం వలన 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లో వేడిని మైంటైన్ చేస్తాయి దాని వలన గంటన్నర లేదా రెండు గంటలలో కూడా చాలా మంచి పెరుగు తయారయిపోతుంది అదే ఇంట్లో పెరుగు తయారు అవటానికి ఒక రాత్రంతా పడుతుంది అదే ఉదయం అయితే కొన్ని గంటలలో తయారవుతుంది దీనినే మన కథకు ఆధారంగా తీసుకుందాము కాసేపు మనకి పెరుగు తయారీ గురించి ఏమి తెలియదు అనుకుని అసలు పెరుగు ఎందుకు తయారవుతుంది అనే ఈ ప్రశ్నను అడుగుదాం కొన్ని టూల్స్ ఉపయోగించి ఈ విషయాన్ని తెలుసుకుందాం చాలా మందికి ఈ ప్రాథమిక విషయం తెలిసే ఉంటుంది ఈ టూల్ ఏంటి అంటే తర్కంతో కూడిన సమాచారం అంటే శాస్త్రీయ పధ్ధతి కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించి పెరుగు తయారీ గురించిన పరిశోధన చేద్దాం పాల నించి పెరుగు తయారవుతోంది కాబట్టి పాలలో ఉన్నదేదో పెరుగులా తయారవుతోంది ఇది చాలా లాజికల్ ఈ పాలల్లో ఏమి ఉంటాయి ప్రత్యేకంగా ఈ కేసులో గనక మీరు డేటా ని చూస్తే ఇది డేటా కు మూలం ఈ పేపర్ గురించి మీరు కంగారు పడనవసరం లేదు ఇది కేవలం అదనపు సమాచారం కోసం మాత్రమే మీకు ఆసక్తి ఉంటే మీరు ఈ పేపర్ ని చదవొచ్చు ఇది రిఫరెన్స్ల లిస్ట్ లో లేదు కానీ మీరు ఇక్కడి నించి తీసుకుని చదువుకోవచ్చు పాలల్లో ప్రధానంగా నీళ్లు ప్రోటీన్ ఫాట్ లాక్టోస్ మినరల్స్ ఉంటాయి అదే ఇక్కడ ఆవు పాలల్లో ప్రతి 100 గ్రాములకి 88 గ్రాముల నీళ్లు 3 2 గ్రాముల ప్రోటీన్ 3 4 గ్రాముల ఫాట్ 4 7 గ్రాముల లాక్టోస్ మరియు 0 72 గ్రాముల మినరల్స్ ఉంటాయి గేదె పాలు మానవ పాలు వీటి నించి కొంచెం వేరుగా ఉంటాయి ఇది పాల యొక్క కాంపోసిషన్ మనకి పాలల్లో నించి పెరుగు వస్తోంది కాబట్టి పెరుగు తయారవ్వటానికి పాలల్లో ఏవో మార్పులు జరుగుతున్నాయి ఈ మార్పు ఏమై ఉంటుంది దీనికి సమాధానం ఆసిడ్ తయారవ్వడం మరియు ప్రోటీన్ అగ్గ్రిగేషన్ ఇవి పెరుగు తయారయ్యేలా చేస్తాయి నేను మీకు ఇప్పుడే సమాధానం ఇస్తాను మనం ఇంకా లోతు గా చూద్దాము ఈ ఆసిడ్ ఎక్కడినించి వస్తుంది అనే ప్రశ్నని మనం అడగబోతున్నాము దీనికి సమాధానం లాక్టో బాసిల్లస్ మరియు లాక్టోకాకస్ లక్టీస్ అని జీనస్ మరియు స్పీసీస్ పరంగా పిలవబడే లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా లో వేళల్లో జరిగే రియాక్షన్స్లో కొన్నింటి కారణంగా ఇలా ఏర్పడుతుంది మనం పాలల్లో వేసిన పాత పెరుగు లో అంటే ఇన్నోక్యులంలో ఉండేది లాక్టోకాకస్ లక్టీస్ అనే లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా దీని వల్ల ప్రతి సెల్ లో ఏ సమయంలోనైనా వేల కొద్దీ రియాక్షన్స్ జరిగి ఆసిడ్ బైటికి వస్తుంది ఈ ఆసిడ్ పాలల్లోకి వెళ్లి ప్రోటీన్ అగ్గ్రిగేషన్ అయ్యేలా చేస్తుంది ఇదే ఒక నియంత్రిక విధానం గా జరిగితే పాలు తయారవుతాయి మళ్ళీ పాలల్లో నిమ్మకాయ రసం పిండితే పనీర్ అవుతుంది అంటే కాటేజ్ చీజ్ ఇది చాలా త్వరగా జరిగే ప్రక్రియ ఇదే నియంత్రిక విధానం గా వేరే రుచులతో పాటు ఈ ప్రక్రియలో వచ్చేదే పెరుగు ఇంకా లోతుగా చూద్దాము ఇది సెల్స్ లో జరిగే కొన్ని వేల రియాక్షన్స్ లో ఒకటి ఈ రియాక్షన్ సాధారణంగా గ్లూకోస్ తో మొదలయి పైరువేట్ గా సమాప్తమవుతుంది గ్లూకోస్ కాస్తా గ్లూకోస్ 6 ఫాస్పేట్ గా ఆ తరువాత ఫ్రూక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా అలా మారుతూ చివరికి పైరువేట్ గా మారుతుంది పైరువేట్ లాక్టిక్ ఆసిడ్ గా మారి సెల్ నించి బైటికి వచ్చేస్తుంది ఈ సెల్ ని మనం లాక్టోబాసిల్లస్ సెల్ గా పరిగణించవచ్చు ఇలా గ్లూకోస్ నించి పైరువేట్ గా మార్చే రియాక్షన్స్ ని గ్లైకోలిసిస్ అంటాము ఇందులో ప్రతి రియాక్షన్ ని ఒక ఎంజైమ్ కాటలైస్ చేస్తుంది దాని గురించి తర్వాత చూద్దాం కాబట్టి గ్లూకోస్ నించి పైరువేట్ గా మారే ప్రక్రియలో జరిగే రియాక్షన్స్ ని గ్లైకోలిసిస్ అంటాము దీని ఫలితంగా లాక్టిక్ ఆసిడ్ తయారవుతుంది ఈ లాక్టిక్ ఆసిడ్ వల్ల పాలల్లో అసిడిఫికేషన్ జరిగి పాలు తోడుకుంటాయి Refer slide time 1000 పాలు తోడుకునేలా చేసే లాక్టిక్ ఆసిడ్ ఎలాంటిది అనేది మన ప్రశ్న లాక్టిక్ ఆసిడ్ ఇలా ఉంటుంది ఇక్కడ మీకు కార్బన్ ఆటమ్స్ కనిపిస్తాయి రెండు OH లు ఇక్కడ ఇది COOH గ్రూప్ అలాగే ఇక్కడ ఒక COOH గ్రూప్ ఉంది ఒక OH గ్రూప్ ఉంది అందువల్ల మాలిక్యులర్ ఫార్ములా దాని మాలిక్యులర్ ఫార్ములా ఇలా ఉంటుంది C3H6O3 మీరు COOH కు ప్రాముఖ్యత ఇవ్వాలి మీరు అనుసరించాల్సిన కొన్ని నామకరణ కన్వెన్షన్స్ ఉన్నాయి దాని ప్రకారం మీరు COOH కి ప్రాముఖ్యత ఇవ్వాలి కాబట్టి రెండవ స్థానంలో హైడ్రాక్సీ గ్రూప్ ఉంది అందువల్ల రెండు హైడ్రాక్సిల్ ఉన్నాయి ఇది C3 అందువల్ల ప్రాప్నోయిక్ ఆసిడ్ సరేనా ఇది బేసిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కావున హైడ్రోక్సీప్రోపేనిక్ ఆసిడ్ మరియు లాక్టిక్ ఆసిడ్ బయో మాలిక్యూల్స్ లో ఒక విభాగమైన కార్బోహైడ్రేట్స్ కు చెందినవి మరి కార్బోహైడ్రేట్ అంటే ఏమిటి దీనికి n అనే ఒక జనరల్ ఫార్ములా ఉంది మీరు దీనిని 3 గా సూచించవచ్చు ఆ తర్వాత ఇది C3H6O3 గా మారుతుంది సాధారణంగా కార్బోహైడ్రేట్ లో n ని మూడు కంటే ఎక్కువగా తీసుకుంటారు ఇవన్నీ చాల మాములుగా సాధారణంగా జరిగే విషయాలు కాబట్టి ఏదైనా n అనే ఫార్ములా తో ఉంటే అది ఖచ్చితంగా కార్బోహైడ్రాట్స్ అనే అనుకోవాలి కార్బోహైడ్రేట్స్ అనేవి బయో మాలిక్యూల్స్ యొక్క చాలా ముఖ్యమైన మరియు పెద్ద విభాగము ముందు మనము లిపిడ్స్ ని బయో మాలిక్యూల్స్ యొక్క మొదటి పెద్ద విభాగముగా చూసాము ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ని రెండవ పెద్ద విభాగముగా చూస్తున్నాము సెల్ లో జరిగే రియాక్షన్ ఇంటర్మీడియేట్ లో భాగంగా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు తరువాతి భాగాన్ని చూద్దాము మనము ఆసిడ్ తయారీ మరియు ప్రోటీన్ అగ్గ్రిగేషన్ గురించి మాట్లాడుకున్నాము అగ్గ్రిగేషన్ అంటే ఏమిటి మైక్రోస్కోపిక్ సెన్స్ లో అగ్గ్రిగేషన్ అంటే ఏమిటి ఇప్పుడు అది అర్థం కావటానికి రివర్స్ ప్రశ్న అడుగుదాం నీటిలో ఒక పదార్ధం కరిగినప్పుడు మాలిక్యులర్ స్థాయిలో ఏమి జరుగుతుంది పెరుగు తయారైనప్పుడు మాలిక్యూల్స్ అగ్గరిగాతే అయ్యి నీటి నించి బైటికి వచ్చేస్తాయి అని చెప్పుకున్నాము ఇంకొంచెం బాగా అర్థం అవ్వటానికి ఒక పదార్ధం నీటిలో కరిగినప్పుడు మాలిక్యులర్ లెవెల్ లో ఏమి జరుగుతుందో చూద్దాం ఇది అర్థం అవ్వటానికి ఉప్పుని నీటిలో కరిగించితే ఏమి అవుతుందో అనే ఉదాహరణని చూద్దాం మనందరికీ తెలుసు NaCl అంటే సాధారణ ఉప్పు అది నీటిలో వేసినప్పుడు కరిగిపోయి Na మరియు Cl ఆయాన్స్ గా విడిపోతుంది మీరు గనక చూస్తే Na చుట్టూ కొన్ని నీటి మాలిక్యూల్స్ అలాగే Cl చుట్టూ కొన్ని నీటి మాలిక్యూల్స్ వ్యాపించి ఉంటాయి ఈ Cl మాలిక్యూల్స్ వేరే గా ఓరియంట్ చేయబడి ఉంటాయి Na పాజిటివ్ గా ఛార్జ్ చేయబడి ఉంటుంది అందువల్ల దాని చుట్టూ వ్యాపించి ఉన్న నీటి మాలిక్యూల్స్ యొక్క ఓరియెంటేషన్ ఒక విధంగా ఉంటుందిఅలాగే Cl చుట్టూ ఉన్న మాలిక్యూల్స్ యొక్క ఓరియెంటేషన్ మరొక విధంగా ఉంటుంది కాబట్టి నీటిలో కరిగే ఏ పదార్ధానికైనా దాని చుట్టూ వ్యాపించటానికి కొన్ని నీటి మాలిక్యూల్స్ ఉండాలి దీనినే మాలిక్యూల్ స్కేలులో డిసోలుషన్ అంటారు మనం మన కథను కొద్దిగా పక్కదారి పట్టించాము నీటి చాలా అద్భుతమైన సాల్వెంట్ నిజానికి నీటి యొక్క అనేక లక్షణాలు మన జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి అంతే కాదు నీరు లేకపోతే జీవితం ఉండదు జీవితాన్ని సాధ్యం చేసే చాలా ముఖ్యమైన లక్షణాలు నీటిలో ఉన్నాయి మాలిక్యూలర్ స్థాయిలో నీటికి చాలా ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి మొదటి లక్షణం కొహెషన్ అంటేనీటి మాలిక్యూల్స్ ని ఒకదానికి ఒకటి అంటుకునేలాగా చేస్తుంది నీటిలో ఉండే వివిధ రకాల మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఉండటం వల్ల అవి ఇతర పదార్ధాలు మరియు కంపౌండ్స్ కంటే గట్టిగా అతకబడి ఉంటాయి కాబట్టి కొహెషన్ అనేది చాలా ముఖ్యం కొహెషన్ అంటే ఒకే రకమైన మాలిక్యూల్స్ ని జత చేయడం అడ్హెషన్ అంటే నీరు ఇతర ఉపరితలాలకి అతుక్కుని ఉండటం అడ్హెషన్ మరియు కొహెషన్ రెండూ జీవితంలో చాలా విషయాలని నిర్ణయిస్తాయి నేను మీకొక వీడియో ఇస్తాను అందులో చెట్టు లోని వివిధ భాగాల్లోకి నీరు పంపిణీ అవ్వటానికి అడ్హిషన్ మరియు కొహెషన్ ఎలా కారణం అవుతుంది మరియు జీవితంలో నీరు ఎంత ముఖ్యం అనేది చూడొచ్చు నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను కానీ అడ్హిషన్ అంటే నీటి మాలిక్యూల్స్ మధ్య ఇంటరాక్షన్ మరియు ఇతర ఉపరితలాలు మీద నీరు అంటుకుని ఉండటం కొహెషన్ అంటే నీటి మాలిక్యూల్స్ ఒకదానికొకటి అంటుకుని ఉండటం సరేనా ఇది హై సర్ఫేస్ టెన్షన్ కి దారి తీస్తుంది ఉదాహరణకి కొహెషన్ మరియు కొన్ని కీటకాలను వాటర్ స్ట్రైడర్ లా నీటి మీద నడిచేలా చేస్తుంది మూడవదైన సాలిడ్ డెన్సిటీ చాలా ముఖ్యమైన అంశం నీరు ఐస్ రూపంలో ఉన్నప్పుడు దాని డెన్సిటీ ద్రవ రూపంలో ఉన్నప్పుడు కంటే తక్కువగా ఉంటుంది మనకి తెలుసు నీరు యొక్క అత్యధిక డెన్సిటీ 4 డిగ్రీ C వద్ద ఉంటుందని 0 డిగ్రీ C వద్ద నీరు ఐస్ లా గడ్డ కడుతుంది నీరు గడ్డ కట్టినప్పుడు దాని స్ట్రక్చర్ విచ్చుకుంటుంది దీనికి కారణం నీటికి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉండాలి అప్పుడే నీటి మాలిక్యూల్స్ కొంచెం దూరంగా ఉండి డెన్సిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి గడ్డ కట్టిన ఐస్ డెన్సిటీ ద్రవ డెన్సిటీ కంటే తక్కువగా ఉండటం అనేది చాలా అరుదు ప్రకృతిలో చాలా కొన్ని పదార్థాలకు మాత్రమే ఈ లక్షణం ఉంటుంది అంటే సాలిడ్ రూపం ద్రవ రూపం కంటే కొన్ని ఉష్ణోగ్రతల్లో తక్కువ డెన్స్ గా ఉంటుంది చలి దేశాల్లో దీని వళ్ళ ఏమి జరుగుతుంది ఐస్ తయారవుతుంది కాలువలు నదులు అన్ని గడ్డకడతాయి తక్కువ డెన్సిటీతో ఐస్ తయారవడం వల్ల అది నీటి మీద తేలుతుంది మునగదు అది నీటిలో తేలడం వలన నీటి అడుగున నీటి మీదే ఆధారపడిన జీవులకు ఏమి కాదు నీరు గడ్డకడితే జీవానికి ఆస్కారం ఉండదు కాబట్టి సాలిడ్ యొక్క డెన్సిటీ ద్రవం యొక్క డెన్సిటీ కంటే తక్కువగా ఉంటుందన్న ఈ లక్షణమే నీటి లో అంటే కాలువలు చెరువులు మొదలైన వాటిల్లో ఉన్న జీవాలు చలికాలం లో కూడా జీవించేలా చేస్తుంది సర్ఫేస్ టెన్షన్ కొహెషన్ యొక్క ఫలితం అని చూసాము మీరు ఈ వీడియోలను కచ్చితంగా చూడాలని నేను అనుకుంటున్నాను నీటి యొక్క లక్షణాలు జీవాన్ని ఎలా నిర్ణయిస్తాయి జీవం సాధ్యం అవ్వడానికి నీటి మొలీసులే ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని ఈ వీడియోల్లో చూడొచ్చు ఇవి ఐటెం 13 లో ఇచ్చారనుకుంటాను ఈ రెండు వీడియోలు ఐటెం 13 కింద వస్తాయి ఒకసారి ఈ వీడియోలను చూడండి చాలా మంచి వీడియోలు మనం కొనసాగిద్దాం ఇప్పుడు మనం అనుకున్న దాని బట్టి ఒక పదార్ధం నీటిలో కరిగింది అంటే దాని చుట్టూ నీటి మాలిక్యూల్స్ వ్యాపించి ఉన్నాయని అర్థం కాబట్టి ఒక ప్రోటీన్ అంటే పాలల్లోని ప్రోటీన్ లాటి దాన్ని నీళ్ళల్లో కరిగిస్తే అప్పుడు నీటి మాలిక్యూల్స్ ఒక పొరలాగా దాని చుట్టూ వ్యాపించి ఉండి ప్రోటీన్ ని సొల్యూషన్ లో ఉంచుతాయి ఇది లైసోజైమ్ అనే ఒక ప్రోటీన్ కు ఉదాహరణ ఇది మానవ శరీరంలో చాలా ముఖ్యమైన ప్రోటీన్ ఈ లైసోజైమ్ ఆక్వియాస్ వాతావరణంలో నీటి వాతావరణంలో నీటి మాలిక్యూల్స్ చుట్టూ వ్యాపించి ఉండే లాగ ఉంటుంది ఒక పదార్ధం నీటిలో కరిగితే ఏమవుతుందో చూసాముకానీ మనము చెప్పుకుంటున్న కథ పెరుగు ఎందుకు తయారవుతుంది అని ఇంతకు ముందు ప్రోటీన్ అగ్గ్రిగేషన్ కి దారి తీసే ఆసిడ్ తయారీ గురించి చూసాము ఇప్పుడు మనకి ఒక పదార్ధం సొల్యూషన్ లో ఎందుకు ఉంటుందో అర్థం అవుతుంది ఎందుకంటే అగ్గ్రిగేషన్ అనేది మాలిక్యూల్స్ సొల్యూషన్ బైటకి వచ్చినప్పుడు జరుగుతుంది వాటి చుట్టూ నీటి మాలిక్యూల్స్ లేకపోవడం వలన ఒకదాని చూసి మరొకటి ఆకర్షించబడతాయి అప్పుడు అవి దగ్గరకు వచ్చి మళ్ళి సొల్యూషన్ నించి దూరం అవుతాయి సాధారణంగా ఒక పదార్ధం సొల్యూషన్ నించి బైటికి వచ్చేటప్పుడు ఇదే జరుగుతుంది అదే ఒక పదార్ధం సొల్యూషన్ లోకి వెళ్ళేటప్పుడు రివర్స్ లో జరుగుతుంది చుట్టూ సరిపడా నీళ్లు లేనప్పుడు ఒకదానికొకటి ఆకర్షించబడి దగ్గరికి వచ్చి మళ్ళి దూరం అవుతాయి ఏ ప్రోటీన్ అగ్రిగేట్ అవుతుంది దీనికి సమాధానం మీలో చాలామందికి తెలుసు పెరుగు తయారీలో ఉపయోగపడే ప్రోటీన్ కెసిన్ ఈ ప్రోటీన్ ముఖ్యంగా పెరుగు తయారీలో అగ్రిగేట్ అవుతుంది ఒక మాలిక్యూల్ కోణంలో మీరు అడిగే తరువాతి ప్రశ్న ఒక ప్రోటీన్ ఎందుకు అగ్రిగేట్ అవుతుందని ఈ ప్రశ్న అడిగే ముందు మనకి అసలు ప్రోటీన్ అంటే ఏమిటో తెలియక పోవడం వలన ఒక మాలిక్యులర్ కోణం లో ప్రోటీన్ అంటే ఏమిటి అని అడుగుతాము ఇక్కడితో ఆపుదాము అనుకుంటున్నాను ఈ లెక్చర్ లో కార్బోహైడ్రేట్స్ అంటే ఏమిటో చూసాము నీటిలో ఏమైనా కరిగినప్పుడు దాని లక్షణాలను చూసాము అలాగే నీటి యొక్క లక్షణాలని కూడా చూసాము మనం తరువాత కలిసినప్పుడు మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాము మళ్ళీ కలుద్దాము